ఇంట్రడక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ AMQP కాబట్టి ఈ రోజు మనం ఏమి చేస్తాం అంటే మరొక ఉత్తేజకరమైన iot ప్రోటోకాల్కు సంబంధించిన కొన్ని ప్రదర్శనలు చేస్తాము మరియు ఇది విస్తృతంగా ఏర్పడుతుంది ఈ ప్రోటోకాల్ పేరు AMQP అడ్వాన్స్డ్ మెసేజింగ్ క్యూయింగ్ ప్రోటోకాల్ ఇది మళ్ళీ ఓపెన్ స్టాండర్డ్ మరియు ఇది పాయింట్ టు పాయింట్ రెండింటికి మద్దతు ఇస్తుంది అలాగే పబ్లిష్ సబ్స్క్రయిబ్ మోడల్స్ రౌటింగ్ మరియు క్యూయింగ్ను కి మద్దతు ఇస్తుంది ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రదర్శనలతో ప్రారంభిద్దాం ఆపై ప్రోటోకాల్కు సంబంధించి అన్ని ఇతర సంబంధిత విషయాలను పరిశీలిస్తాము నా కుడి వైపున ఉన్నది పబ్లిషర్ ఇక్కడ ఉన్నది బ్రోకర్ అని పిలుస్తారు దీనిని రాబ్బిట్ MQ అని పిలుస్తారు మరియు ఇది సబ్స్క్రయిబ్ చేస్తుంది మరియు MQTT కాకుండా ప్రాథమికంగా ఒక అంశం ఉంది మరియు మీరు AMQP అంశానికి సబ్స్క్రయిబ్ లేదా పబ్లిష్ బ్రోకర్ ఉంది దానితో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుంది ప్రాథమికంగా అన్ని ప్రొడ్యూసర్ లు ప్రచురించబడిన వాటికి ఎక్స్ఛేంజీలు మరియు రౌటింగ్ Q లో ఇవ్వబడిన వాటిని బట్టి ఆ ఎక్స్ఛేంజ్ తెలివిగా వివిధ క్యూలకు ఇస్తుంది కాబట్టి రౌటింగ్ కీ అదనపు విషయం వాస్తవానికి MQTT లో రౌటింగ్ కీ ఒక విధంగా టాపిక్ సరైనది మరియు ఎవరైనా దీనికి సబ్స్క్రయిబ్ చేస్తే మీరు అలా చేయకుండా ఎక్స్ఛేంజికి పబ్లిష్ చేస్తారు మరయు ఇంటెలిజెన్స్ అనేది ఎక్స్ఛేంజ్ నుండి q వరకు ఉంటుంది ఇది రౌటింగ్ కీ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రదర్శనలను ప్రారంభిద్దాం మేము ఇక్కడ కలిగి ఉన్న మొదటి ప్రదర్శన ఎడమ వైపున ఉంది మా సహోద్యోగులలో ఇద్దరు తేజస్విని మరియు అభిరామి ప్రదర్శనను ప్రారంభిస్తారు q పరీక్ష ద్వారా q ఉందని మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మరియు ఇది ఏ రకమైన ఎక్స్ఛేంజ్ గురించి చింతించకండి ఇది ఒక రకమైన ఎక్స్ఛేంజి ఇందులో ప్రొడ్యూసర్ నేరుగా q కి వ్రాయగలడు కాబట్టి అతను నిజంగా అలా చేస్తున్నాడు ఇప్పుడు పైథాన్ డిఫాల్ట్ డాట్ పివై అని పంపే సందేశాన్ని ఆమె టైప్ చేస్తుంది ఇది స్క్రిప్ట్ పేరు ప్రొడ్యూసర్ ఇక్కడ IoT కు స్వాగతం అని టైప్ చేస్తునాడు మరుయు బ్రోకర్ కి పంపడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఈ గణన నిజంగా ఒకదానికొకటి పెరగాలని మీరు ఇక్కడ చూడవచ్చు అది ఒక్కొక్కటిగా పెరిగిందని మీరు ఎందుకు చూస్తున్నారు 0 కాదు ఎందుకు ఇది ఒకటి ఎందుకంటే వినియోగదారుడు ఆఫ్లైన్ వినియోగదారుడు దానిని తీసుకోడానికి ఇష్టపడలేదు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అతను ఆన్లైన్లో లేడు ఇప్పుడు అతను ఆన్లైన్లోకి వస్తే వినియోగదారుడు ఈ సందేశాన్ని సరిగ్గా పొందాలి కాబట్టి మనం అలా చేద్దాం మరియు వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాం ప్రొడ్యూసర్ పబ్లిష్ చేసినధి IoT కి స్వాగతం ఇది ఇక్కడికి వచ్చింది Q పరీక్ష 0 గా మారింది కాబట్టి ఇది ఒక రకమైన ఎక్స్ఛేంజి ముఖ్యంగా ఇది డేటా ను ఉత్పత్తి చేయడానికి మరియు ఈ డేటా లో వినియోగదారులను కలిగి ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ నెట్వర్క్ను మేము ఎలా సెటప్ చేసాము ఇది వైర్లెస్ గా అనుసంధానించబడింది మరియు ప్రాథమికంగా మీరు కలిగి ఉన్న ఈ ల్యాప్టాప్ను మొబైల్ ఫోన్ల వంటి హ్యాండిల్ పరికరాలతో భర్తీ చేయవచ్చు మరియు ప్రాథమికంగా AMQP చాలా చిన్న పరికరాల్లో కూడా నడుస్తుంది ఈ 3 వైర్లెస్గా అనుసంధానించబడి ఉన్నాయి ఇక్కడ ఒక యాక్సెస్ పాయింట్ ఉంది మరియు ఈ యాక్సెస్ పాయింట్ ఈ ప్రొడ్యూసర్ ల రాబ్బిట్ ల మధ్య కనెక్షన్లను అందిస్తోంది అంటే ప్రొడ్యూసర్ బ్రోకర్ మరియు వినియోగదారులు మధ్య కనెక్షన్లను అందిస్తోంది అదే ఉత్పత్తిదారుడు వినియోగదారుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండకపోవడం అనేది MQTT స్టాప్ మాదిరిగానే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనం ముందుకు సాగి మరొక డెమో సూక్ష్మ వ్యత్యాసాలను చూద్దాం కానీ ప్రొడ్యూసర్ తో మేము ఇంతకుముందు ఏమి చేసామో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పైథాన్ స్క్రిప్ట్ అని పిలిచే దానిని అమలు చేశాము ఇక్కడ అ మేము ప్రత్యక్ష ఎక్స్ఛేంజ్ ని కలిగిస్తున్నాను ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం అంటే మనం ఫ్యాన్ అవుట్ ఎక్స్ఛేంజ్ ఉపయోగించబోతున్నాం ఫ్యాన్ అవుట్ ఎక్స్ఛేంజ్ అంటే ఒకటి నుండి అనేకం అని అర్థం ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎక్కడ ఉన్నారు వినియోగదారుడు మనకు 2 వినియోగదారులను ఆహ్వానించాము ఇక్కడ ఒకటి నుండి అనేకం వాస్తవంగా పనిచేస్తుందని మీకు చూపించడానికి మరియు స్క్రిప్ట్లో అది ఎలా జరిగిందో చూడటానికి ఆ స్క్రిప్ట్ను తెరవడానికి ప్రయత్నించండి తేజస్విని మనందీనిని తెరవడానికి ప్రయత్నిద్దాం అవును స్క్రిప్ట్ ఎలా ఉందో చూద్దాం అవును మీరు ఎక్స్ఛేంజ్ పేరు లాగ్స్ అని చూడవచ్చు మరియు అది ఇక్కడ కనిపిస్తుంది మీరు లాగ్లను చూడవచ్చు మరియు ఇది ఫ్యాన్ అవుట్ రకం ఎక్స్ఛేంజ్ అని కూడా మీరు చూడవచ్చు ఇది తప్పనిసరిగా ఒకటి నుండి చాలా అనేకం అని అర్ధం మరియు ఈ రకాన్ని ఫ్యాన్ అవుట్ గా ఇక్కడ పేర్కొనబడింది కాబట్టి ఇది ముఖ్య విషయం కాబట్టి ఆమె ఇక్కడ ఒక సందేశాన్ని టైప్ చేస్తే అది చాలా మందికి వెళ్ళాలి ఇక్కడ లాగ్స్ అనబడే ఎక్స్ఛేంజ్ యొక్క పేరు వాస్తవానికి దానిని పెంచుతున్నట్లు మనం చూడాలి కాబట్టి దానిని ప్రయత్నిద్దాం కాబట్టి మేము ఇప్పుడు పైథాన్ హలో యూజర్ను పంపే ఫ్యాన్ అవుట్ ని ఇచ్చాము కాబట్టి అదే జరిగింది మరియు ఇది యూజర్ వన్ కి కనిపించిందని మరియు ఇది యూజర్ టూ కోసం కూడా జరిగింది అని మీరు చూడవచ్చు కాబట్టి ఇది రాబ్బిట్ MQ యొక్క సామర్ధ్యాల కి సంబంధించిన చిన్న ప్రదర్శన ఇది తప్పనిసరిగా ఆధునిక మెసేజింగ్ క్యూయింగ్ ప్రోటోకాల్ ఆధారంగా అమలు చేయబడుతుంది కాబట్టి నేను తెరపై వ్రాసినది పహో క్లయింట్ మస్క్విటో సర్వర్ మరియు మస్క్విటో డాట్ కాంఫ్ అనేది ప్రధాన ఫైలు ఇవన్నీ MQTT కు సంబంధించినవి మరియు ఇప్పుడు ముందుకు సాగాలి మరియు మరొక IoT ప్రోటోకాల్కు సంబంధించిన విభాగాలను చాలా ప్రసిద్ధ IoT ప్రోటోకాల్ మరియు వర్తిస్తుంది నేను బలమైనదని చెబుతాను మరియు దీనిని AMQP అంటారు వీడియో రికార్డింగ్ సమయంలో నేను ఇప్పటికే మీకు చెప్పాను ఇప్పుడు మీరు ఫేస్బుక్ ఖాతాను కలిగి ఉంటే మీరు నిజంగా MQTT ను ఉపయోగించారని మీరు గమనించాలి ఎందుకంటే ఫేస్బుక్లో మెసేజ్ వాస్తవానికి MQTT ని ఉపయోగిస్తుంది మరియు మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మెసేజింగ్ ప్రోటోకాల్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కి ఉత్తమ ఉదాహరణలలో ఒకటి మరియు ఆధార్ కార్డులోని మెసేజ్ భాగం AMQP అంటే ఇవన్నీ మీరు MQTT లేదా AMQP తీసుకుంటే ఇవన్నీ అప్లికేషన్ లేయర్ లో ఉంటాయి చాలా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే అప్లికేషన్ లేయర్ బైనరీ ప్రోటోకాల్లను వర్తించండి ఇది ఎందుకు ముఖ్యమైనది ఎందుకంటే ఇవి యంత్రాలను చదవడానికి యంత్రాలను ఉత్పత్తి చేయడానికి యంత్రాలను ఉత్పత్తి చేయడానికి మరియు డేటా ను చదవడానికి ఉపయోగించబడతాయి వాస్తవానికి ఇక్కడ యంత్రానికి యంత్రానికి మధ్య విషయాలు చూడడానికి మనుషుల అవసరం మీరు కోరుకోరు IOT ప్రపంచంలో ఇది విషయం నుండి విషయం వరకు సరైన కమ్యూనికేషన్ మరియు ఇది మానవునికి మానవునికి లేదా మానవునికి యంత్రానికి మధ్య విషయం కాదని నేను మీకు ప్రస్తావించాను ఇది యంత్రానికి యంత్రానికి మధ్య జరిగే విషయం ఇది బైనరీ ప్రోటోకాల్ కాంపాక్ట్ తప్ప అది మానవులచే వివరించబడదు ఎందుకంటే అది సాధ్యమైనంత వరకు ఉంటుంది కాబట్టి దాని కాంపాక్టర్లు మరియు మీరు చాలా మంచి కంప్రెషన్ ఆటోమేటిక్ కంప్రెషన్ను పొందుతారు ఎందుకంటే నేను కుదింపు అని చెప్పను కానీ కాంపాక్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇది బైనరీ ప్రోటోకాల్ కావడం వల్ల కాంపాక్ట్నెస్ నేరుగా వస్తుంది కాబట్టి మొత్తం విషయం ఎలా ఉంటుందో చూద్దాము AMQP ఎలా కనబడుతుంది మరియు ఇతర ప్రసిద్ధ పబ్ సబ్తో పోలుద్దాము ఒక చిత్రాన్ని గీయనివ్వండి ముఖ్యంగా AMQP సమానమైన బ్రోకర్ వాస్తవానికి 2 భాగాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా ఎక్స్ గా వ్రాయబడింది మరియు తరువాత క్యూలుగా పిలువబడేవి ఉన్నాయి ఇలాంటివి మీరు ఉహించగలవు ఎక్స్ఛేంజీలు గురించి నేను మీకు ప్రస్తావించాను డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ఫ్యాన్ అవుట్ ఎక్స్ఛేంజ్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి వీరు పబ్లిషర్ మరియు వీరు ప్రాథమికంగా సబ్స్క్రయిబర్ కాబట్టి ఇది తప్పనిసరిగా AMQP వైపున యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది మెసేజ్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్ అని మీరు చెప్పవచ్చు మరియు మెసేజ్ డెలివరీ అయ్యిందని నిర్ధారిస్తుంది గరిష్టంగా ఒకేసారి కనీసం ఒక్కసారైనా కచ్చితంగా ఒక్కసారి అనేవి మనకు తెలిసిన qos స్థాయిలు ఇవి ఈ ప్రోటోకాల్కు కూడా వర్తిస్తాయి కాబట్టి అది ఒక విషయం మెసేజ్ ఆకృతి కొద్దిగా వింతగా కనిపిస్తుంది మరియు ప్రాథమికంగా ఎలా ఉంటుందో నేను త్వరగా రాస్తాను ఏదైనా సందేశానికి హెడర్ మరియు ఫుటరు ఉంటుంది కాబట్టి హెడర్ మరియు ఫుటరును రాస్తాను దీనిని డెలివరీ అన్నోటేషన్ లు అని పిలుస్తారు ఇవి సాధారణంగా డెలివరీ అన్నోటేషన్ కావచ్చు మరియు ఇది మెసేజ్ అన్నోటేషన్ అప్పుడు బేర్ మెసేజ్ కోసం ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు బేర్ మెసేజ్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది బేర్ మెసేజ్ కాబట్టి ఈ చిత్రంలో మీరు ఇక్కడ చూసేది ఏమిటంటే AMQP యొక్క మెసేజ్ ఫార్మాట్ బేర్ మెసేజ్ మరియు అన్నోటేషన్ మెసేజ్ రెండూ సాధ్యమే కాబట్టి ఈ మెసేజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ పైన ఉంది మెసేజ్ సామర్థ్యాలు అన్ని సందేశాలను నిర్వహిస్తాయి మరియు సామర్థ్యాలు ఈ పొరలో మరియు AMQP లో నిర్వహించబడతాయి నేను చెప్పినట్లుగా ఈ 2 రకాల మెసేజ్ ఉన్నాయి ఈ బేర్ మెసేజ్ ప్రాథమికంగా పంపినవారు మరియు అన్నోటేషన్ సందేశాలు వాస్తవానికి రిసీవర్ వద్ద కనిపించేవి ఇవన్నీ రిసీవర్ వద్ద కనిపిస్తాయి ఏమైనప్పటికీ రిసీవర్ వద్ద ఇది ముఖ్యమైనది ఇప్పుడు ఈ ఫార్మాట్లోని హెడర్ వాస్తవానికి డెలివరీ పారామితిని తెలియజేస్తుంది ఇది అన్ని డెలివరీ పారామితులను తెలియజేస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే మన్నిక మరియుమొదటి కొనుగోలుదారుగా జీవించడానికి ప్రాధాన్యత సమయం అంటే ఏమిటి చివరకు డెలివరీ కౌంట్ ఇవన్నీ హెడర్ భాగంలో ఉన్నాయి రవాణా లేయర్ మెసేజ్ లేయర్ కు అవసరమైన పొడిగింపు పాయింట్లను అందిస్తుంది మరియు ఈ పొరలో కమ్యూనికేషన్లు ప్రాథమికంగా ఫ్రేమ్ ఓరియెంటెడ్ మరియు AMQP ఫ్రేమ్ల కోసం మళ్ళీ ఒక నిర్మాణం ఉంది నేను గీస్తాను కానీ వాస్తవానికి ఒక నిర్మాణం ఉంది మరియు ఈ నిర్మాణం ప్రామాణికంలో బాగా నిర్వచించబడింది కాబట్టి ప్రాథమికంగా AMQP కూడా డెలివరీ యొక్క ఇతర పద్ధతులతో పాటు పబ్లిష్ సబ్స్క్రయిబ్ ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని మీరు అర్థం చేసుకుంటే అది బ్రోకర్ పబ్లిష్ మరియు సబ్స్క్రయిబ్గురించి మాత్రమే కాదు కానీ దాని కంటే ఎక్కువ ఇది పాయింట్ టు పాయింట్ పబ్లిష్ సబ్స్క్రయిబ్మోడల్ రొటీన్ క్యూయింగ్ మరియు మొదలైనవి కాబట్టి అది ఇక్కడ ముఖ్య విషయం కాబట్టి పోలిక అంటే ఏమిటి MQTT మరియు AMQP ల పోలిక ఇది ప్రజలు అడుగుతూనే ఉంటారు మరియు వాటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను మీరు అర్థం చేసుకోవడం చాలా సహజమని నేను భావిస్తున్నాను రెండూ మీరు తెలుసుకోవలసిన IoT ప్రోటోకాల్లు డేటా ను స్వీకరించడం కోసం డేటా ను పంపడం కోసం రెండింటినీ అమలు చేయడానికి చాలా సరళంగా అమలు చేయడం చాలా తక్కువ ఓవర్హెడ్ ని కలిగి ఉంటుంది ఇది చాలా సులభం అని నేను ఇప్పటికే చెప్పాను మరియు AMQP లో మీరు చెప్పగలిగేది http వలె ఉంటుంధి నేను బహుశా ఇది అసింక్రోనస్ వర్షన్ కాంప్లిమెంట్ Http కి వ్యతిరేకంగా ఉంటుందని నేను చెబుతాను ఈ రెండింటి గురించి మంచి విషయం చూడండి అవి చాలా క్లౌడ్ ఫ్రెండ్లీ గా ఉంటాయి IoT కి మా ప్రారంభ పరిచయాన్ని గుర్తుంచుకోండి మేము నిల్వ గురించి మాట్లాడాము మరియు మీరు MQTT లేదా AMQP ను అమలు చేయాలనుకుంటే మేము క్లౌడ్ సర్వర్ గురించి లేదా క్లౌడ్ సిస్టమ్స్లోని క్లౌడ్ల గురించి మాట్లాడాము క్లౌడ్ సిస్టమ్లో వాటిని ఇన్స్టాల్ చేయడం చాలా సులభం కాబట్టి అవి చాలా క్లౌడ్ ఫ్రెండ్లీ కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ దాని అసింక్రోనస్ స్వభావంతో మెసేజ్ క్యూయింగ్ చాలా సరళంగా మారుతుంది ప్రాథమికంగా మెసేజ్ క్యూయింగ్ భాగం మరియు ఇది అసమకాలిక భాగం అనే వాస్తవం అనేది విభిన్న వాతావరణాలలో పనిచేయడానికి సరైనది కాబట్టి చాలా పరిపూర్ణమైనది వివిధ వాతావరణాలతో ఇంటరపరేటింగ్ కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది నిజంగా చాలా మంచిది కాబట్టి MQTT అంతా మీరు తీసుకుంటే నేను MQTT మరియు AMQP ల మధ్య విభజిస్తాను ఎందుకంటే MQTT చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మేము వివరిస్తూనే ఉన్నాము మరియు టాపిక్ ఒకే నేమ్స్పేస్ లాగా ఉంటుంది ఇది ఒకే నేమ్స్పేస్ మరియు ఇది మీకు లేదు ఉదాహరణకు ఒక చిన్న ప్రధాన ప్రతికూలత ఏమిటంటే స్టోర్ మరియు ఫార్వర్డ్ MQTT కి తెలియదు అవి స్టోర్ మరియు ఫార్వర్డ్ వంటివి కావు మరియు క్యూలు వంటివి ఏవీ లేవు వాస్తవానికి మీకు క్యూ ఉంటే మీరు దీని గురించి క్షమించండి కాబట్టి క్యూస్ లేనందున స్టోర్ మరియు ఫార్వర్డ్ లేదు కాబట్టి ఇది లేకపోతే మల్టీ టెనెన్సీ ఉండదు మల్టీ ఇది ఒక సమస్య అవుతుంది మీకు మరో మాటలో చెప్పాలంటే ఈ సామర్థ్యాలు లేకపోతే హోస్ట్ యొక్క సేవలను అందించే ఒక సాఫ్ట్వేర్ లో ఒక ఇన్స్టెన్స్ లేనందున AMQP ఒక హోస్ట్ సెట్ కి సేవలను అందిస్తుంది MQTT లో సాధ్యం కాని ఈ మల్టీ టెనెన్సీ లక్షణాన్ని ఇది ఇస్తుంది మీకు ఒకే బ్రోకర్ ఉంది అవన్నీ ఆ బ్రోకర్ కు కనెక్ట్ అవుతాయి కాబట్టి ఆ విధంగా AMQP చాలా మల్టీ టెనెన్సీ వంటిది మల్టీ అద్దెదారు విధానం ఉంది మరియు మల్టీ హోస్ట్లు కూడా మల్టీ హోస్ట్ చేయబడతాయి కాబట్టి మీరు మల్టీ హోస్టింగ్ మల్టీ హోస్ట్ సామర్ధ్యంతో మేము పని చేసేటప్పుడు అది ఎంత స్కేల్ అవుతుందో మీరు ఉహించవచ్చు కాబట్టి AMQP లో ఇది చాలా పెద్ద విషయం ఇది నిజంగా కంపెనీ నడిచేది కాదు AMQP అనేది మరింత కస్టమర్ చే నడిపించబడేది ఇది ముఖ్య విషయం మరియు మీరు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మరియు కార్పొరేట్లను పరిశీలిస్తే ఇదంతా AMQP ఇన్స్టాలేషన్ గురించి అని మీరు కనుగొంటారు కానీ మీరు MQTT స్థలంలో ఏదైనా కనుగొనలేరు కాబట్టి ఇది మరొక ముఖ్యమైన విషయం ఇది ఓపెన్ స్టాండర్డ్ మరియు ఆధార్ కార్డు వాస్తవానికి దీనిని ఉపయోగిస్తుందని వాస్తవం నుండి స్పష్టంగా తెలుస్తుంది వాస్తవానికి ఇది మెసేజింగ్ ప్రోటోకాల్ ని ఉపయోగిస్తుంది కాబట్టి అది ముఖ్యం మీరు తిరిగి MQTT కి తిరిగితే తిరిగి వెళ్లి MQTT ఏమి చేస్తుందో చూడండి చిన్న పరికరాల లో తక్కువ బ్యాండ్విడ్త్ నిర్బందిత లింక్లపై తక్కువ డాటాను పంపిస్తుంది కాని AMQP పూర్తి మెసేజ్ దృశ్యం సాధ్యమే కాబట్టి అది నిజంగా ఆ కోణంలో అయిపోయింది కాబట్టి MQTT స్ట్రీమ్ ఆధారితమైనది అని చెప్తాను అది స్ట్రీమింగ్ మెథడాలజీ అని చెప్తాను లేదా స్ట్రీమింగ్ ఉపయోగిస్తుంది కాబట్టి ఇది స్ట్రీమింగ్ ఓరియెంటెడ్ అని మీరు చెప్పినప్పుడు అది నిర్బంధ పరికరాలతో ఇబ్బందిగా ఉంటుంది మీకు తక్కువ మెమరీ ఉన్న చోట మీకు తక్కువ మెమరీ ఉంటుంది మరియు ఈ తక్కువ మెమరీ క్లయింట్ తక్కువ మెమరీ పరికరం లో ఈ స్ట్రీమ్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్కు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే AMQP దాని బఫర్ ఇది బఫర్ ఓరియెంటెడ్ లాగా ఉంటుంది ఇది బఫర్ ఓరియెంటెడ్ విధానం లాగా ఉంటుంది అంటే మీరు అధిక పనితీరు గల సర్వర్లను కలిగి ఉండవచ్చు మరియు MQTTలో మీరు సందేశాన్ని నిజంగా రెండు భాగాలుగా విభజించలేరు అయితే AMQP సందేశాన్ని తీసుకుని ఇది నిర్బంధ పరిసరాలలో కూడా పెద్ద సందేశాలను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి AMQP కి వ్యతిరేకంగా ఫ్రాగ్మెంటేషన్ లేదు అని MQTT చెప్పింది మీకు పబ్లిషర్ ఉన్న MQTT బ్రోకర్ ఆధారిత విధానంతో ఇబ్బంది లేదని చూడండి మరియు మీకు సబ్స్కృబర్ ఉన్నారు మీరు కొద్దిసేపు ఆఫ్లైన్లో ఉండగలరు కాన్నీ అవి రెండూ ఆన్లైన్లో ఉన్నాయని ఉహిస్తుంది రెండూ నిజంగా ఆన్లైన్లో ఉన్నాయని ఉహిస్తుంది కాబట్టి దీర్ఘకాలిక మెసేజ్ విభజన అనేది MQTT లో ఉండదు అయితే AMQP లో అయితే ఇటువంటివి అయినా సాధ్యమే ఇవి క్లాసికల్ మెసేజ్ క్యూల గురించి కావచ్చు క్యూలు రౌండ్ రాబిన్ స్టోర్ మరియు ఫార్వర్డ్ మరియు కాంబినేషన్ వంటివి కావచ్చు కాబట్టి ఇవన్నీ సాధ్యమే కాబట్టి వాస్తవానికి దీని అర్థం ఏమిటంటే కొంతమంది కస్టమర్లు సందేశాల కాపీలను పొందగలుగుతారు మరికొందరు అదే క్యూ నుండి పూర్తిస్థాయిలో చూస్తూ ఉంటారు మరియు ఫిల్టర్లు శక్తివంతమైనవి మీకు MQTT లో చెప్పిన విధంగా ఫిల్టర్లు శక్తివంతమైనది కాబట్టి మీరు ఫిల్టర్ల వలె ఏర్పడే చాలా మంచి సంక్లిష్ట నియమాలను వర్తింపజేయవచ్చు మరియు మీరు వాటి నుండి డేటా ను సేకరించవచ్చు కాబట్టి ఇది చాలా ఆసక్తికరంగా మరియు చాలా ఉత్తేజకరమైన ప్రోటోకాల్ మరియు AMQP కి మరొక ప్రయోజనం ఉంది ఇది ప్రాథమికంగా లావాదేవీలను ఇష్టపడుతుంద AMQP లో మరింత సాధ్యమే అయితే MQTT తో మీకు ఈ లావాదేవీలకి అవకాశం లేదు మేము తరువాతి తరగతిలో భద్రత మరియు ఇతర సంబంధిత లక్షణాలను చర్చిస్తాము ధన్యవాదాలు కాబట్టి AMQP యొక్క మరికొన్ని ప్రదర్శనలు చేద్దాం మరియు కనీసం 3 2 ఇతర ముఖ్యమైన ఎక్స్ఛేంజ్ రకాలు ఉన్న అన్ని ఎక్స్ఛేంజ్ రకాలను అర్థం చేసుకుందాం ఇది AMQP ను ఎలా కాన్ఫిగర్ చేయవచ్చనే దానిపై మీకు మొత్తం ఆలోచన ఇస్తుంది నేను ఇక్కడ గీసిన చిత్రంపై మీరు మీ దృష్టిని ఆకర్షించాలని నేను కోరుకుంటున్నాను అక్కడ మేము తిరిగి వెళ్లి ఈ చిత్రంలో పబ్లిష్ సబ్స్కృబే ఆర్కిటెక్చర్ యొక్క స్టాండర్డ్ చిత్రాన్ని మీకు చూపుతుంది మీరు చూసేది ప్రొడ్యూసర్ దాని గురించి మంచి విషయం మీరు చూడవచ్చు ఆ పేరు ప్రొడ్యూసర్ మరియు వినియోగదారులు గా మార్చబడింది కాబట్టి వారు MQTT ఉదాహరణలో మనకు బాగా తెలిసిన పబ్లిష్ సబ్స్క్రయిబ్ బదులుగా వారిని ప్రొడ్యూసర్ లు మరియు వినియోగదారులు అని పిలుస్తారు ముఖ్యంగా ప్రొడ్యూసర్ లు ఎల్లప్పుడూ దానిని ఎక్స్ఛేంజ్ అని పిలుస్తారు మరియు దానితో అనుసంధానించబడిన ఒక ఎక్స్ఛేంజ్ పేరు ఉంది ఈ డేటా ఎక్స్ఛేంజ్ నుండి వెళుతుంది మరియు తరువాత ఒక బైండింగ్ ఉంటుంది ఇది మీరు ఎక్స్ఛేంజ్ మరియు క్యూ మధ్య పేర్కొనడం చాలా క్లిష్టమైన విషయం ఆపై క్యూ పేరు కూడా ఉంది మరియు వినియోగదారులు తప్పనిసరిగా IOT పరికరాలు కాబట్టి ఎక్స్ఛేంజీల రకాలు ఏమిటి ఇవి వివిధ రకాలైన ఎక్స్ఛేంజీల పేర్లు ఎక్స్ఛేంజీల రకాలు ఏమిటంటే మీరు డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ని కలిగి ఉండవచ్చు మీరు టాపిక్ ఎక్స్ఛేంజ్ కలిగి ఉన్న లేదా ఫ్యాన్ అవుట్ ఎక్స్ఛేంజ్ కలిగి ఉండవచ్చు మరియు మీరు హెడర్ ఎక్స్ఛేంజ్ కలిగి ఉండవచ్చు మునుపటి డెమోలో డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ని పూర్తి చేసము ఇప్పుడు ఒక్కొక్కటిగా వెళ్దాం ప్రత్యక్ష ఎక్స్ఛేంజ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ యొక్క మంచి విధానాన్ని మీకు చూపించాలనుకుంటున్నాము మీరు రౌండ్ రాబిన్ రకమైన డేటా ను ఉపయోగించవచ్చు డేటా ను ఇవ్వడం మీకు తెలుసని లేదా వినియోగదారుల కోసం డేటా ను రౌండ్ రాబిన్ పద్ధతిలో అందించవచ్చని మాకు తెలియజేయండి మరో మాటలో చెప్పాలంటే ప్రొడ్యూసర్ నుండి ఉత్పన్నమయ్యే మొదటి డేటా ప్యాకెట్ వినియోగదారునికి వెళ్ళవచ్చు మరియు ఉత్పత్తిదారు నుండి రెండవ డేటా ప్యాకెట్ వినియోగదారు సంఖ్య 2 కు వెళ్ళవచ్చు కాబట్టి మీరు చూస్తున్న ఈ ప్రదర్శన రౌండ్ రాబిన్ కి సంబంధించినది ఇప్పుడు ఎక్స్ఛేంజీల పేరుకు సంబంధించి మరియు మొదలైనవి కాబట్టి నేను మీకు ఫ్యాన్ ఔట్ గురించి ఇప్పటికే వివరించాను ఇది బ్రాడ్కాస్ట్ ఆధారిత వ్యవస్థ అంటే ఏ విధమైన ఎక్స్చేంజి ఇచ్చిన్న పట్టింపు లేదు వాస్తవానికి మీరు క్యూ పేరును కూడా పేర్కొనవలసిన అవసరం లేదు మీరు ఎక్స్ఛేంజ్ పేరును పేర్కొంటే చాలు ఎందుకంటే అది వినియోగదారులు ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్కు అనుసంధానించబడిన క్షణం అది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఒకటి నుండి అనేకం అయిన బ్రాడ్కాస్ట్ ఫ్యాన్ ఔట్ కబట్టి ఇధి ఇప్పుడు టాపిక్ ఎక్స్ఛేంజ్ గురించి ఇది మీరు గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బైండింగ్ కీ మరియు రౌటింగ్ వాస్తవానికి సరిపోలాలి లేకపోతే అది వినియోగదారులకు అందదు అయినప్పటికీ మనకు బాగా తెలిసిన వైల్డ్ కార్డులను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి మరియు అలాంటి వైల్డ్ కార్డులలో హాష్ ఉన్నాయి మరియు మీరు మొత్తం AMQP ఆర్కిటెక్చర్ హెడర్ ఎక్స్ఛేంజ్ను సెటప్ చేసినప్పుడు ఇధి మీరు నిజంగా ఎక్స్ప్లోయిట్ చేయగల విషయం మీకు మీరే అన్నింటినీ అన్వేషించాలని నేను కోరుకుంటున్నాను ఇది కూడా ఒక ఆసక్తికరమైన విషయం కాబట్టి మేము హెడర్ ఎక్స్ఛేంజ్ చేయడానికి ఎక్కువ సమయం గడపడం లేదు కాబట్టి ఇప్పుడు కోడ్ దృక్కోణం నుండి ఈ విషయాలు వాస్తవంగా ఎంత ఖచ్చితంగా పేర్కొనబడ్డాయో అర్థం చేసుకుందాం కాబట్టి తప్పనిసరిగా మీరు ఎక్స్ఛేంజ్ డైరెక్ట్ ఫ్యాన్ ఔట్ ను టాపిక్ హెడర్ను గుర్తుంచుకోవాలి మీకు రౌటింగ్ కీ మరియు బైండింగ్ ఉన్న రకం ఉంది కాబట్టి మీరు ఈ పట్టికను నింపినట్లయితేఇధి ధధాపు పూర్తి అయినట్లే కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించదలిచిన మొదటి స్క్రిప్ట్ను మీకు చూపించడం ద్వారా మొదట ప్రారంభిద్దాం వాస్తవానికి అభిరామి మరియు తేజస్విని ఇక్కడే ఉన్నారు వారు డిఫాల్ట్ అండర్ స్కోర్ p y ని ప్రదర్శిస్తారు ఇది ఫైలు పేరు మరియు వారు డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ కి సంబంధించి మీకు ఏదో చూపిస్తారు ఈ పైథాన్ స్క్రిప్ట్ ఫైల్ లోపల ఏమి ఉందో తెలుసుకోవడం మంచిది AMQP ప్రొడ్యూసర్ వినియోగదారు పికా స్కోరు కలిగి ఉన్నారు మేము పికాను ఉపయోగించాము మీరు దానిని వెబ్ నుండి తీసుకోవచ్చని నేను భావిస్తున్నాను మరియు నేను ఓపెన్ సోర్స్ అనుకుంటున్నాను కాబట్టి మీరు పికా తీసుకోవచ్చు కాబట్టి పికా స్క్రిప్ట్లను ఉపయోగించవచ్చు కాబట్టి డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ఉంధి ప్రొడ్యూసర్ ల కోణం నుండి ప్రొడ్యూసర్ ల కోణం నుండి నేను తిరిగి చూస్తాను మీరు ఏదైనా ఎక్స్ఛేంజ్ పేరును పేర్కొనవలసిన అవసరం లేదు కాబట్టి మేము వెళ్లి ప్రదర్శనను చూస్తాం అని నేను అనుకుంటున్నాను మరియు మనం చేసినట్లు నేను మీకు ప్రస్తావిస్తాను మేము ప్రదర్శన ద్వారా వెళ్ళేటప్పుడు ఆ ప్రత్యేక పైథాన్ స్క్రిప్ట్ లో చూడవలసిన ముఖ్య విషయాలు ఏమిటి కాబట్టి ప్రొడ్యూసర్ వైపు కొన్ని స్క్రిప్ట్లను మీకు చూపించడం ద్వారా ప్రారంభిద్దాం కాబట్టి ప్రొడ్యూసర్ వైపు ఉన్న మొదటి స్క్రిప్ట్ను తీసుకుందాం కాబట్టి నేను దీనిని తరలించాను కాబట్టి ఇధి ప్రొడ్యూసర్ మీరు ఈ మధ్యలో చుసేది రాబ్బిట్ బ్రోకర్ వినియోగదారుడు ఇది ఎక్స్ఛేంజ్ కు మద్దతునిస్తోంది మరియు మరొక హోస్ట్ ఇది ప్రాథమికంగా వినియోగదారుడు చేయగలదు మీరు వినియోగదారుని యొక్క మల్టిపుల్ ఇంస్టన్స్ కలిగి ఉండవచ్చు ప్రస్తుతం ప్రొడ్యూసర్ వైపు దృష్టి పెట్టండి కాబట్టి డిఫాల్ట్ డాట్ p y టైప్ చేయమని తేజస్విని ని అడుగుతాను ఇది ప్రత్యక్ష ఎక్స్ఛేంజ్ అంటే ఆ ఫైల్ను తెరవండి కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి మేము ప్రొడ్యూసర్ ల వైపు నుండి అన్ని స్క్రిప్ట్లను ఒక్కొక్కటిగా చూడటం ప్రారంభిస్తాము మరియు ఈ స్క్రిప్ట్లోని ముఖ్యమైన విషయాలను నేను మీకు వివరిస్తాను ఈ స్క్రిప్ట్ పికాను ఉపయోగిస్తుంది నేను మీకు చెప్పినట్లుగా ఆ స్క్రిప్ట్లను తెరిచి తదనుగుణంగా సవరించండి మీరు AMQP రెండింటినీ ప్రొడ్యూసర్ రాబ్బిట్ M Q ను బ్రోకర్గాఏర్పాటు చేసుకోవాలి ఇది ఎక్స్ఛేంజ్ మరియు వినియోగదారులను కూడా కలిగి ఉంటుంది AMQP ప్రాథమికంగా కస్టమర్ తో నడిచేది అంతే కానీ ఏ కంపెనీ తో నడిచే వ్యవస్థ కాదు అని గుర్తుంచుకోండి కాబట్టి ఇది చాలా పవర్ ఫుల్ మరింత స్కేలబుల్ మరియు రోబస్ట్ పబ్లిష్ సబ్స్క్రయిబ్ ఆర్కిటెక్చర్ కేవలం పబ్లిష్ సబ్స్క్రయిబ్ చేయడానికి మాత్రమే పరిమితం కాదు కానీ రూటింగ్ కూడా ఉంటుంది కాబట్టి డిఫాల్ట్గా వెళ్దాం కాబట్టి మేము మొదట మీకు డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ని చూపిస్తాము కాబట్టి డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ తెరవండి ఇక్కడ మీరు డిఫాల్ట్ డాట్ p y ని చూడవచ్చు మీరు చూడవలసినది ఏమిటంటే మేము నిజంగా ఏ ఎక్స్ఛేంజ్ పేరును పేర్కొనలేదు కానీ క్యూ పేరు పేర్కొనబడింది నిజానికి దీనిని క్యూ టెస్ట్ అని పిలుస్తారు వాస్తవానికి ఇక్కడ పబ్లిషింగ్ చేయబడుతున్నది టెస్ట్ అండర్ స్కోర్ క్యూ కానీ ఫర్వాలేదు మీరు క్యూ పరీక్షకు అనుసంధానించే వినియోగదారుని కలిగి ఉంటే అతను క్యూ టెస్ట్ నుండి డేటా ను ఎంచుకుంటాడు కానీ ప్రొడ్యూసర్ నేను క్యూ పరీక్ష మరియు టాప్ రెండింటికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు కాబట్టి అది డిఫాల్ట్ డాట్ p y గురించి ఈ స్క్రీన్ను క్లియర్ చేద్దాం మరియు డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ యొక్క రౌండ్ రాబిన్ భాగాన్ని ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం మళ్ళీ రౌండ్ రాబిన్ కి వెళ్ళి ఓపెన్ చేద్దాము ఎక్స్ఛేంజ్ యొక్క పేరు క్యూ పేరు ఇక్కడ పేర్కొనబడలేదని మీరు చూడవచ్చు ఇది టాస్క్ క్యూ మరియు ముఖ్యమైనది ఏమిటంటే డెలివరీ అండర్ స్కోర్ మోడ్ రెండుగా సెట్ చేయబడింది అంటే ఇది రౌండ్ రాబిన్ అని అర్థం ఇప్పుడు మేము మళ్ళీ స్క్రీన్ను క్లియర్ చేసాము మరియు మేము వెళ్లి ఫ్యాన్ ఔట్ పూర్తి చేసినట్లు మీకు చూపిస్తాను ఫ్యాన్ అవుట్ లో ఎక్స్చేంజ్ పేరు చూడండి రకం మీరు ఫ్యాన్ అవుట్ కు సమానమని చూడవచ్చు నేను స్లైడ్లో ఉంచిన టేబుల్ను గుర్తుతెచ్చుకోండి మీరు నింపాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా టైప్ ఫ్యాన్ అవుట్ కు సమానం అంటే అది ఎక్స్ఛేంజ్ పేరు మరియు ఏదైనా రౌటింగ్ కీని పేర్కొనవలసిన అవసరం లేదు క్యూ పేరు కూడా పేర్కొనబడింది మరియు ఇక్కడ క్యూ పేరు టాస్క్ అండర్ స్కోర్ క్యూ కాబట్టి అది క్యూ పేరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టాపిక్ఎక్స్ఛేంజ్ ను తెరవండి ముఖ్యంగా ఎక్స్ఛేంజ్ పేరు అవసరం కాబట్టి మీరు ఇక్కడ ఎక్స్ఛేంజ్ పేరు టాపిక్ అండర్ స్కోర్ లాగ్స్ అని చూడవచ్చు మరియు ఇది నిజంగా టాపిక్ ఎక్స్ఛేంజ్ కాబట్టి అది మీకు చాలా స్పష్టంగా సూచించబడుతుంది మీకు రూటింగ్ కీ అవసరం కాబట్టి రౌటింగ్ కీ అండర్ స్కోర్ రౌటింగ్ పేర్కొనబడిందని మీరు చూడవచ్చు అంటే బైండింగ్ కీ అనేది ఆర్గ్యుమెంట్గా వస్తుంది మనము టైప్ చేస్తున్నప్పుడు తీసుకోబడుతుంది మరియు అది రౌటింగ్ కీ కి ఇవ్వబడుతుంది కాబట్టి బైండింగ్ కీ మరియు రౌటింగ్ కీ తప్పనిసరిగా సరిపోలాలి ఇది టాపిక్ కి మరియు టాపిక్ రకమైన ఎక్స్ఛేంజ్ కి కీలకమైన అవసరం కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మరియు ఇది మేము ప్రొడ్యూసర్ వైపు నుండి చూస్తే అన్ని స్క్రిప్ట్ లను పూర్తి చేస్తుంది ఇప్పుడు వినియోగదారుని వైపు ఏమి జరుగుతుందో చూద్దాం ఇది వినియోగదారుల వైపు ఉన్న స్క్రీన్ మనము డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ చూడటం ద్వారా ప్రారంభిస్తాము ఇది స్క్రిప్ట్ పేరు ద్వారా ఇవ్వబడుతుంది అండర్ స్కోర్ డిఫాల్ట్ డాట్ py ఇప్పుడు దాన్ని తెరుద్దాం చాలా ముఖ్యమైన క్యూ పేరు అని అభిరామి చూపిస్తుంది ఇది పేర్కొనబడినది మరియు మిగిలినవి స్టాండర్డ్ విషయం అని మీరు చూడాలి కాబట్టి దీనిని క్లియర్ చేద్దాం మరియు ఇప్పుడు అదే డైరెక్ట్ ఎక్స్ఛేంజ్ ని చూడటానికి వెళ్దాం కానీ ఈసారి మళ్ళీ రౌండ్ రాబిన్ చుదాము మీరు క్యూ పేరు కోసం సరిగ్గా చూడాలి ఛానెల్ అండర్ స్కోర్ డాట్ క్యూ అండర్ స్కోర్ డిక్లేర్ క్యూ టాస్క్ అండర్ స్కోర్ క్యూ ఇధి క్యూ పేరు కాబట్టి ఇది ప్రత్యక్ష ఎక్స్ఛేంజ్ కి సంబంధించిన విషయం ఇప్పుడు క్లియర్ స్క్రీన్ చేద్దాం మరియు ఫ్యాన్ ఔట్ ప్రయత్నించండి ఫ్యాన్ ఔట్ లో మీరు చూడవలసినది ఎక్స్ఛేంజ్ పేరు మరియు మీరు కూడా రకం కోసం చూడాలి ఇది ఫ్యాన్ ఔట్ తో సమానంగా ఉంటుంది మీరు అక్కడ చూడగలిగే విధంగా ఎక్స్ఛేంజ్ పేరు లాగ్లు మరియు రకం ఫ్యాన్ ఔట్ ఇప్పుడు చివరకు నేను మళ్ళీ క్లియర్ స్క్రీన్ చేస్తాను ఆపై మనము ఒక ఫైల్ను తెరవాలి టాపిక్ ఎక్స్ఛేంజ్ తెరుస్తాము దాన్ని ఇక్కడ టాపిక్ ఎక్స్ఛేంజ్ అంటారు మీరు చూడవలసినది ఎక్స్ఛేంజ్ పేరు ఇది లాగ్లను నొక్కిచెప్పే అంశం మరియు మీరు ఆ రకాన్ని చూడాలి వాస్తవానికి ఎక్స్ఛేంజ్ రకాన్ని టాపిక్ అంటారు మీరు నిజంగా ఏమి చూడాలి తేజస్విని ప్రదర్శనను చూపించినప్పుడు మేము ప్రొడ్యూసర్ వైపు ప్రస్తావించాము అభిరామి ఈ వినియోగదారుల వైపు సూచిస్తుంధి ఇది బైండింగ్ కీ కి సమానమైన రౌటింగ్ కీ కి అనుగుణంగా ఉంటుంది ఇది నిజంగా మీరు వినియోగదారుల వైపు పేర్కొనాలి ఇది చాలా స్పష్టంగా ఉంది మరియు అది బైండింగ్ కీ అనేది ఆర్గుమెంట్ అవుతుంది ప్రొడ్యూసర్ వాస్తవానికి డేటా ను బయటకు పంపించినప్పుడు మరియు ప్రొడ్యూసర్ లు మరియు వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ద్వారా మరియు ఎక్స్ఛేంజ్ మరియు క్యూలు ఎలా కనెక్ట్ అవుతాయి ఇప్పుడు మనం ఏమి చేస్తాం అనేది మనం త్వరగా చేస్తాము కాబట్టి ఇది ప్రధానంగా స్క్రిప్ట్ల పరంగా మేము మీకు చూపించగలము కానీ నిజమైన ప్రదర్శన అంటే మీరు నిజంగా ప్రాక్టీస్ చేయాలి మరియు ఇది ఎలా జరుగుతుందో చూడాలి ఎందుకంటే అది బ్రోకర్ ద్వారా వెళ్ళాలి